కాబట్టి ఇప్పుడు మనము ప్లేస్మెంట్ సమస్యను పరిశీలిస్తాము ఇప్పుడు దశల క్రమంలో ఫీజికల్ డిజైన్ ఆటోమేషన్ సైకిల్ లో ఫ్లోర్ ప్లానింగ్ పార్టీషనింగ్ తరువాత పిన్ అసైన్మెంట్ తరువాత ప్లేస్మెంట్ వస్తుంది సరే అదేవిధంగా స్టాండర్డ్ సెల్స్ లేదా గేట్ అర్రేస్ లాగా కొన్ని డిజైన్ స్టైల్స్ వున్నాయి ఫ్లోర్ ప్లానింగ్ మరియు ప్లేస్మెంట్ భిన్నంగా లేవు వాటిని మెర్జ్ చేయవచ్చు కానీ ఫుల్ కస్టమ్ స్టైల్ కోసం మనము ఈ దశలను అనుసరించాలి కాబట్టి ఈ ఉపన్యాసంలో ప్లేస్మెంట్ సమస్యపై మన చర్చను ప్రారంభిస్తాము కాబట్టి నేను చెప్పినట్లుగా ఇది చాలా ముఖ్యమైన దశలలో ఒకటి ఎందుకంటే ఇది చాలా పెద్దది ఎందుకంటే మీరు చిప్ యొక్క మొత్తం పెర్ఫార్మన్స్ మరియు కాస్ట్ పై ప్రభావం చూపవచ్చు ఎందుకంటే మీరు నేటి చిప్ లను చూస్తే కాంపొనెంట్స్ డెన్సిటీ మీరు చిప్లో ప్యాక్ చేయగల కాంపొనెంట్స్ సంఖ్య రోజురోజుకు పెరుగుతోందని మీకు తెలుసు ఈ రోజుల్లో మీరు ఒక చిప్లో బిలియన్ల ట్రాన్సిస్టర్లను ప్యాక్ చేయవచ్చు మీరు చిప్ లోపల ఈ సర్క్యూట్ల యొక్క ఈ స్టాండర్డ్ లేఅవుట్ను పరిశీలిస్తే ఇంటర్ కనెక్షన్లు మొత్తం విస్తీర్ణంలో గణనీయమైన శాతాన్ని ఆక్రమించాయని మీరు కనుగొంటారు ఎందుకంటే ఈ మెమరీ చిప్స్ స్టాండర్డ్ లాజిక్ లేదా ప్రాసెసర్ చిప్లతో పోలిస్తే చాలా ఎక్కువ డెన్స్ గా ఉంటాయి మెమరీ సెల్స్ లో లేఅవుట్ చాలా రెగ్యులర్ గా ఇంటర్ కనెక్షన్లు చాలా స్ఫుటమైనవిగా ఉంటాయి కాబట్టి మీ ప్లేస్మెంట్ మంచిది కాకపోతే మీ ఇంటర్కనెక్షన్ సమస్య ఇంటర్కనెక్షన్ కాస్ట్ పెరగవచ్చు నా ఉద్దేశ్యం ఏమిటంటే ఇంటర్కనెక్షన్ల కాస్ట్ ను పెంచితే ఫలితంగా చిప్ కాస్ట్ పెరుగుతుంది కాబట్టి ప్లేస్మెంట్ సమస్య ముఖ్యం మీ ప్లేస్మెంట్ పూర్ గా ఉంటే ఏరియా అవసరం పెద్దదిగా ఉంటుంది మరియు ఏరియా పెద్దగా ఉంటే కొన్ని క్లిష్టమైన కాంపొనెంట్స్ కూడా పొడవులో పెరుగుతాయి ఇది పెరఫార్మెన్సు డీగ్రేడేషన్ కు దారితీస్తుంది కాబట్టి ప్లేస్మెంట్ తప్పనిసరిగా చెబుతుంది లేఅవుట్ ఉపరితలంపై మాడ్యూళ్ల సమితిని ఎలా ఏర్పాటు చేయాలి ఈ దశలో మాడ్యూల్స్ ఫిక్స్డ్ షేప్స్ మరియు ఫిక్స్డ్ పిన్ లొకేషన్స్ కలిగి ఉన్నాయని మనము అనుకుంటాము కాబట్టి ఫ్లోర్ ప్లానింగ్ మరియు పిన్ అసైన్మెంట్ల దశలు ఇప్పటికే జరిగాయి ఇప్పుడు మీకు ఫిక్స్డ్ షేప్స్ మరియు ఫిక్స్డ్ లొకేషన్స్ ఉన్న మాడ్యూల్స్ ఉన్నాయి అయితే కొన్ని మాడ్యూల్స్ ఉన్నాయి ఇవి IO ప్యాడ్ల వంటి ముందుగా కేటాయించిన లొకేషన్స్ ను కలిగి ఉంటాయి నేను మీకు చూపిస్తున్నట్లు మీరు చూసినట్లుగా ఇది చిప్ యొక్క విలక్షణమైన లేఅవుట్ అని అనుకుందాం కాబట్టి పిన్స్ సాధారణంగా ఈ రోజుల్లో అన్ని 4 వైపుల నుండి తీసుకోబడతాయి కాబట్టి ఇన్పుట్ అవుట్పుట్ ప్యాడ్లు డెడికేటెడ్ సర్క్యూట్రీ ఇవి ఇన్పుట్ మరియు అవుట్పుట్ సిగ్నల్ లైన్లను నడపడానికి ఉపయోగిస్తారు ఇప్పుడు ఈ IO ప్యాడ్లు ఎక్స్టర్నల్ పిన్ల ప్రక్కనే ఉన్నాయి ఇప్పుడు ఈ చిప్ యొక్క పిన్స్ పరిష్కరించబడతాయి కాబట్టి IO ప్యాడ్ల స్థానం కూడా పరిష్కరించబడుతుంది కాబట్టి ఇవి కొన్ని బ్లాక్లు వీటి లొకేషన్స్ ముందుగా కేటాయించబడ్డాయి అయితే ఇక్కడ అందుబాటులో ఉన్న లేఅవుట్ ఏరియా లో ఇక్కడ మీరు మీ బ్లాక్లన్నింటినీ ఉంచవచ్చు ఫుల్ కస్టమ్ ప్రకారం బ్లాక్స్ ఏదైనా షేప్స్ మరియు సైజస్ అన్ని షేప్స్ మరియు సైజస్ మీరు కలిగి ఉండవచ్చు కాబట్టి మీరు కూడా ఇలాంటివి కలిగి ఉండవచ్చు కాబట్టి ఇది ప్లేస్మెంట్ సమస్య గురించి మాట్లాడుతుంది ఇప్పుడు నేను చెప్పినట్లుగా మీరు ఇంటర్ కనెక్షన్ల మధ్య కొంత స్పేస్ ని కూడా యాడ్ చేయవచ్చు అంటే మీకు ఎంత స్పేస్ అవసరమో లేదా ఇంటర్ కనెక్షన్ల సంక్లిష్టత ఏమిటి అని తెలుసుకోవాలి ఇక్కడ ఒక ఉదాహరణ తీసుకుందాం ఇది 2 సాధ్యమైన ప్లేస్మెంట్లకు సంబంధించి వైర్ పొడవు యొక్క ప్రభావాన్ని చూపుతుంది ఇవి 8 గేట్లను చూపించే చాలా సింపుల్ ఉదాహరణ అయితే ప్రతి గేట్ OR మాడ్యూల్ను సూచిస్తుందని అనుకుందాం కాబట్టి 8 మోడ్యూల్స్ ఉన్నాయి నేను మాడ్యూళ్ళను ఇలా ఉంచితే ఈ సంఖ్యలు గేట్ సంఖ్యలను సూచిస్తాయి కాబట్టి 1 5 కి కనెక్ట్ చేయబడిందని మీరు చూస్తారు కాబట్టి 1 దీనికి కనెక్ట్ చేయాలి 5 కి 3 కనెక్షన్లు ఉన్నాయి కాబట్టి 1 ఇక్కడ కనెక్ట్ చేయబడింది 2 5 కి కనెక్ట్ చేయబడింది మరియు 5 7 కి కనెక్ట్ చేయబడింది కాబట్టి ఇంటర్ కనెక్షన్ల కోసం 3 పిన్స్ ఉన్నాయి కాబట్టి ఇంటర్ కనెక్షన్స్ సాలిడ్ డాట్స్ తో చూపబడతాయి కాబట్టి అదేవిధంగా 3 6 కి కనెక్ట్ చేయబడిందని 4 6 కి కనెక్ట్ చేయబడిందని మరియు 6 7 కి కనెక్ట్ చేయబడిందని మరియు ఇక్కడ 7 8 కి కనెక్ట్ చేయబడిందని అనుకుందాం కాబట్టి మీరు ఇక్కడ వైర్ పొడవును లెక్కిస్తే అది 10 కి వస్తుంది కాబట్టి నేను ఎలా లెక్కించాను ప్రక్కనే ఉన్న సెల్స్ కాస్ట్ 1 అని నేను అనుకుంటున్నాను కాబట్టి ఈ మెటల్ యొక్క కాస్ట్ 1 ప్లస్ 1 2 3 4 5 6 7 8 9 మరియు 10 అవుతుంది నా ప్లేస్మెంట్ ఇలాగే ఉందని అనుకుందాం ఇక్కడ బ్లాక్ 5 ఉంది 6 ఇక్కడ ఉంది 8 ఇక్కడ ఉంది 4 2 7 ఇలా ఉంది కాబట్టి నా నెట్ లిస్ట్ కు సంబంధించిన ఇంటర్ కనెక్షన్లు ఇలా ఉంటాయి కాబట్టి ఇప్పుడు మీరు వైర్ పొడవును లెక్కిస్తే అది 1 2 3 4 5 6 7 8 9 10 11 మరియు 12 అని నేను అనుకుంటున్నాను కాబట్టి ఇది 12 అవుతుంది కాబట్టి ప్లేస్మెంట్ను బట్టి మీ వైర్ పొడవు పెరుగుతుంది కాబట్టి ప్లేస్మెంట్ యొక్క ప్రధాన లక్ష్యాలలో ఒకటి మొత్తం వైర్ పొడవును తగ్గించడం కావచ్చు ఎందుకంటే నేను మొత్తం వైర్ పొడవును కనిష్టీకరిస్తే నా సర్క్యూట్ యొక్క పెర్ఫార్మన్స్ కూడా బాగా మెరుగుపడుతుందని మీరు ఇవ్వగలిగిన ఒక సహజమైన వాదన ఇది చాలా వరకు నిజం కానీ ఎక్సెప్షన్ సిట్యుయేషన్స్ ఉండవచ్చు మీ వైర్ పొడవు తగ్గవచ్చు కానీ మీ క్రిటికల్ లెంగ్త్ ఇంకా పొడవుగా మారవచ్చు అది విపరీతమైన సందర్భం కావచ్చు రౌటబిలిటీకిరౌటబిలిటీ కి సంబంధించి తీసుకుంటే మనము ప్లేస్మెంట్ యొక్క స్టాండర్డ్ సెల్ రకాన్ని కన్సిడర్ చేస్తాము కాని ఇంటర్కనెక్షన్ కోసం మనకు ఎన్ని ట్రాక్లు అవసరమో లెక్కిస్తున్నాము కాబట్టి మళ్ళీ అదే 8 బ్లాక్స్ ఉదాహరణ లో కొన్ని ఇంటర్ కనెక్షన్లు ఉన్నాయి D బ్లాక్ నుండి నాకు G బ్లాక్కు కనెక్షన్ ఉంది B నుండి E కి B నుండి F కి B నుండి H కి C నుండి H కి నా కనెక్షన్లు ఇలా ఉన్నాయని అనుకుందాం కాబట్టి నాకు ఇలాంటి కనెక్షన్ ఉంటే మీరు ఇక్కడ నా కనెక్షన్లన్నింటినీ బాగా చూడగలుగుతారు నేను చేస్తున్న ఒక అస్సంప్షన్ మరియు నేను ఛానెల్లో ఉన్నప్పుడు ఇది ఛానల్ రౌటింగ్ లాంటిది అనే అస్సంప్షన్ కి అనుగుణంగా ఉన్నాను కాబట్టి నేను కనెక్షన్లను రౌటింగ్ చేస్తున్నప్పుడల్లా 2 మెటల్ లేయర్స్ ఉంటుందని నేను అస్స్యూమ్ చేసుకుంటాను నన్ను వివరించనివ్వండి కాబట్టి నాకు క్రాస్ సెక్షనల్ వ్యూ ఉంటే కాబట్టి క్రాస్ సెక్షనల్ వ్యూలో ఇది ఒక మెటల్ ఉపరితలం కావచ్చు ఇది మరొక మెటల్ ఉపరితలం కావచ్చు మరియు మధ్యలో ఒక రకమైన ఇన్సులేటింగ్ మెటీరియల్insulating మెటీరియల్ ఉంటుంది కాబట్టి అవి 2 వేర్వేరు లేయర్ల లో ఉన్న ఒకదానికొకటి టచ్ అవ్వట్లేదు కాబట్టి 2 మెటల్ లేయర్స్ లేదా 2 వేర్వేరు లిస్ట్స్ కాబట్టి కన్వెన్షన్ విషయంగా నేను అన్ని లేయర్ల లో ఒకదానిపై అన్ని హారిజాంటల్ లైన్స్ ను మరియు మరొక లేయర్ పై అన్ని వర్టికల్ లైన్ లను అమలు చేయగలను మరియు నేను కనెక్షన్ చేయవలసి వచ్చినప్పుడు నేను వైర్ కనెక్షన్ ను వైర్ కాంటాక్ట్ అని పిలుస్తాను ఈ విధంగా కనిపించడానికి వైర్ కాంటాక్ట్ ఈ లేయర్ నుండి ఈ లేయర్ వరకు నాకు అవసరమైనప్పుడు నేను డ్రిల్ చేస్తాను ఇప్పుడు నేను టాప్ వ్యూను చూపిస్తున్నాను టాప్ వ్యూలో నాకు అవసరమైనప్పుడు నేను మొత్తం డ్రిల్ చేస్తాను ఈ 2 లేయర్స్ మధ్య మెటల్ ని ఉంచాను కాబట్టి ఇలాంటి కనెక్షన్ ఉంటుంది సరే కాబట్టి ఈ రేఖాచిత్రంలో మీరు చూస్తే ఒక కన్వెన్షన్ అనుసరించబడింది వర్టికల్ మరియు హారిజాంటల్ లైన్స్ 2 వేర్వేరు లేయర్ల లో ఉంటాయి తద్వారా కొన్ని లైన్స్ ని దాటినా షార్ట్ సర్క్యూట్ ఉండదు ఎందుకంటే వర్టికల్ లైన్స్ ఒక లేయర్ లో ఉంటాయి హారిజాంటల్ లైన్స్ వేరే లేయర్ లో కనెక్షన్లు జంక్షన్ వద్ద మాత్రమే ఉంటాయి కాబట్టి ఎక్కడైతే హారిజాంటల్ మరియు వర్టికల్ సెగ్మెంట్స్ ఒకదానికొకటి కలుస్తాయో ఇప్పుడు ఈ పరిష్కారంలో నాకు 2 ట్రాక్లు మాత్రమే అవసరమని మీరు చూడవచ్చు ట్రాక్ల పరంగా మీరు కొలవగల మొత్తం రౌటింగ్ ఏరియా ని రౌటింగ్ చేయడానికి నాకు 2 ట్రాక్లు అవసరం కానీ నేను వాటిని కొద్దిగా భిన్నమైన మార్గంలో కదిలిస్తే మీరు దానిని చూడవచ్చు ఇప్పుడు నా వైర్ పొడవు స్పష్టంగా తక్కువగా ఉంది ఇక్కడ నా వైర్ పొడవు చాలా పొడవుగా ఉంది కొన్ని వైర్లు చాలా పొడవుగా ఉన్నాయి కానీ ఇక్కడ నా వైర్ పొడవు స్పష్టంగా తక్కువగా ఉంది కానీ నేను ఇప్పటికే వీటిని 2 లేయర్స్ లో ఉంచాను కాని ఈ మూడవ లైన్ ని కనెక్ట్ చేయడానికి నాకు మూడవ లేయర్ అవసరం నేను 2 లేయర్స్ లో చేయలేను లేకపోతే అవి ఇక్కడే షార్ట్ సర్క్యూట్ అవుతాయి వాటిని కనెక్ట్ చేయడానికి నాకు మరో మూడవ లేయర్ అవసరం కాబట్టి ఈ వైర్ పొడవు మరియు ట్రాక్ల సంఖ్య వాస్తవానికి ఒక రకమైన విరుద్ధమైన అవసరం వైర్ పొడవు ఎల్లప్పుడూ అవసరం లేదు అంటే మీ మొత్తం రౌటింగ్ ఏరియా తక్కువగా అవుతుంది ట్రాక్లు అంటే ట్రాక్లను తగ్గించడం అంటే లేఅవుట్ ఏరియా ని తగ్గించడం కానీ వైర్లు పెంచడం వైర్ పొడవు అంటే డిలే పెరుగుదల అని అర్ధం కాబట్టి మీరు రెండిటిని బ్యాలన్స్ చేసుకోవాలి సరే ఇప్పుడు ఇది ఒక ఆసక్తికరమైన రేఖాచిత్రం ఇది ఒక ఉదాహరణ సర్క్యూట్ కోసం ఉన్న రేఖాచిత్రాల సమితి ఇది వాస్తవానికి బెంచ్ మార్క్ సర్క్యూట్ ఈ b మిస్ అయింది దీనిని e64 అంటారు ఈ e64 ఒక FPGA కి మ్యాప్ చేయబడింది ఇక్కడ 230 లుక్ అప్ టేబుల్స్ ని ఉపయోగించారు కాబట్టి కనెక్షన్లను మ్యాప్ చేసిన తర్వాత స్ట్రెయిట్ లైన్ ను గీసారు మరియు ఇది మెష్ రేఖాచిత్రం జిగ్జాగ్ రేఖాచిత్రం నిజంగా అగ్లీగా కనిపిస్తుంది ఇది యాదృచ్ఛిక ప్రారంభ ప్లేస్మెంట్కు సంబంధించి ఉంది కానీ మీరు దాన్ని మళ్లీ గీస్తే మంచి ప్లేస్మెంట్ చేసిన తర్వాత ఇది చాలా చక్కగా కనిపిస్తుందని మీరు చూస్తారు చాలా కనెక్షన్లు స్థానికంగా ఉన్నాయి చిప్ యొక్క ఒక మూలలో నుండి కాదు ఇతర మరియు వివరాలు రౌటింగ్ తరువాత కాబట్టి ఇది డీటైల్ రౌటింగ్ తర్వాత స్ట్రెయిట్ లైన్లను గీయడం ద్వారా మాత్రమే కనెక్షన్లు ఇలా ఉంటాయి ఇది చాలా శుభ్రంగా ఉంటుంది మంచి ప్లేస్మెంట్ చాలా నీటర్ నెట్వర్క్కు చాలా తక్కువ వైర్ పొడవు కు దారితీస్తుంది ఇప్పుడు ప్లేస్మెంట్ సమస్యకు వస్తే ఇక్కడ ఇన్పుట్ అనేది బాగా నిర్వచించిన షేప్స్ కలిగిన మాడ్యూళ్ల సమితి కాబట్టి ఇక్కడ వాటిలో ఏవీ అనువైనవి కావు ఫ్లోర్ ప్లానింగ్లో మాదిరిగా కొన్ని బ్లాక్లు వాటి హైట్ మరియు విడ్త్ పరంగా అనువైనవి అని మనము చూసాము కాని ఏరియా ఫిక్స్ చేయబడింది కానీ ఇక్కడ అది అలాంటిదేమీ కాదు ప్రతి బ్లాక్లో ఫిక్స్డ్ హైట్ మరియు ఫిక్స్డ్ విడ్త్ ఉన్నాయి ప్రతిదీ ఫైనలైజ్ చేయబడింది మరియు మోడ్యూల్స్ పిన్ల యొక్క ఫిక్స్డ్ లొకేషన్స్ ని కలిగి ఉంటాయి అదనంగా మీకు నెట్ లిస్ట్ ఉంది ఇది నెట్ లిస్ట్ కి అవసరమయ్యే ఏ పిన్తో కనెక్ట్ అవుతుందో మీకు చెబుతుంది మొదటిది స్పష్టంగా ఉంది మీరు అన్ని మాడ్యూళ్ళను సిలికాన్ ఫ్లోర్ పై ఉంచాలి లొకేషన్స్ ను నిర్ణయించాలి స్పష్టంగా 2 మోడ్యూల్స్ ఓవెర్లాప్ అవ్వకూడదు రెండవది ప్లేస్మెంట్ రౌటబుల్ కాబట్టి రూటబుల్ అంటే ఏమిటి మీరు బ్లాక్లను ఉంచినప్పుడు మధ్యలో తగినంత స్పేస్ ని ఉంచాలని దీని అర్థం మీ ఇంటర్కనెక్షన్లు చేయడానికి మీరు తగినంత స్పేస్ ని మధ్యలో ఉంచాలి కాబట్టి బ్లాకుల మధ్య స్పేస్ ఉండాలి ఫ్లోర్ ప్లానింగ్ మాదిరిగా కాకుండా ఒకదానికొకటి టచ్ అయిన బ్లాక్స్ అని మీరు చూపిస్తున్నారు కాని ప్లేస్మెంట్లో మనము బ్లాక్లను ఒకదానికొకటి టచ్ అవుతున్నట్లు చూపించడం లేదు మనము కూడా మధ్యలో తగినంత స్పేస్ ని ఉంచుతున్నాము దీని ద్వారా ఇంటర్ కనెక్షన్లు వేయవచ్చు కాబట్టి లక్ష్యాలు చాలా ఉండవచ్చు లేఅవుట్ ఏరియా ని మినిమైజ్ చేస్తే హై పెర్ఫార్మన్స్ సర్క్యూట్ల కోసం డిలే ని తగ్గిస్తుంది అంటే క్రిటికల్ నెట్స్ యొక్క లెంగ్త్ ముఖ్యం మూడవది చాలా ముఖ్యమైన సమస్య మీరు చాలా మంచి ప్లేస్మెంట్ కలిగి ఉండాలి అని అనుకుంటారు కాని ఈ తరువాతి రౌటింగ్ దశలో మీరు కొన్ని నెట్స్ను రౌట్ చేయలేకపోతున్నారని మీరు కనుగొనవచ్చు ఎందుకంటే మీకు లైన్స్ డ్రా చేయడానికి తగినంత స్థలం లేదు కాబట్టి ప్లేస్మెంట్ సమస్య కూడా రౌటింగ్ పూర్తి హామీనిచ్చేలా చూడాలి కాని ఈ దశలో ఈ రౌటింగ్ పూర్తి చేయడానికి హామీని అన్ని సమయాలలో ఇవ్వబడదు కాని మీరు ఎప్పుడైనా మంచి గెస్ చేయవచ్చు మీరు తగినంత స్పేస్ ని ఉంచవచ్చు రౌటింగ్ చేయవచ్చని మీకు అనిపించవచ్చు అని నా ఉద్దేశ్యం కానీ తరువాత ఏమి జరుగుతుందంటే మీరు కొన్ని బ్లాక్ల ను మూవ్ చేయవలసి ఉంటుందని మీరు కనుగొనవచ్చు కాబట్టి రౌటింగ్ చేసిన తర్వాత మీరు కొన్ని నెట్స్ ని రౌట్ చేయలేరని మీరు చూస్తారు మీరు మళ్ళీ ప్లేస్మెంట్కు రావచ్చు కొన్ని సెల్స్ ని మూవ్ చేయండి ఎక్కువ స్పేస్ వచ్చేలా చేయండి తిరిగి వెళ్లి ఆపై రౌటింగ్ను పూర్తి చేయండి అవి మాములుగా అందరూ ఉపయోగించే కొన్ని పద్ధతులు ఇప్పుడు ఈ ప్లేస్మెంట్ సమస్యను వివిధ స్థాయిల అబ్స్ట్రాక్షన్స్ తో కన్సిడర్ చేయవచ్చు సిస్టమ్ లెవెల్ లో మీ సిస్టమ్లో అనేక బోర్డులు లేదా ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డులు ఉంటాయి PCBలు మీరు వాటిని మ్యానుఫ్యాక్చర్ చేసినప్పుడల్లా ఇంతకుముందు చెప్పినట్లుగా మనము డెస్క్టాప్ల గురించి మాట్లాడుతున్నాము మా డెస్క్టాప్లను ఎలా చిన్నదిగా చేయాలి అని ఇప్పుడు మీరు మా ల్యాప్టాప్ల గురించి ఆలోచిస్తారు మా ల్యాప్టాప్లను చిన్నగా మరియు సొగసైనదిగా ఎలా మ్యానుఫ్యాక్చర్ చేయాలో అది చాలా సన్నగా మరియు చిన్నదిగా మారుతోంది కానీ మీరు ల్యాప్టాప్ను తెరిచినప్పుడు డిజైన్ యొక్క ప్లానింగ్ ని మరియు ఇంజనీరింగ్ రకాన్ని మీరు నిజంగా అభినందిస్తారు వారు ఎలా చిన్నది గా తయారు చేసారో మీరు నిజంగా చూడగలరు కాబట్టి సిస్టమ్ లెవల్ ప్లేస్మెంట్ బోర్డులను ఒకదానితో ఒకటి ఉంచడం వలన ఆక్రమించిన మొత్తం ఏరియాని మినిమైజ్ చేయడాన్ని గురించి చూస్తుంది మరియు వేడి వెదజల్లడం సరిహద్దులు దాటి వెళ్ళదు ఈ రెండూ చాలా ముఖ్యమైనవి సిస్టమ్స్ కొన్ని కూలింగ్ మెకానిజంస్ ను కలిగి ఉంటాయి కొన్ని కూలింగ్ ఫ్యాన్స్ మరియు మరికొన్ని అధునాతన మార్గాలు కావచ్చు కాబట్టి నా ఎయిర్ కూల్డ్ లేదా వాటర్ కూల్డ్ లిక్విడ్ కూల్డ్ మీరు వేడిని వెదజల్లడానికి సిస్టమ్స్ ని చల్లబరచగల వివిధ మార్గాలు అదేవిధంగా బోర్డు లోపల మీరు చిప్స్ గురించి ఆలోచించవచ్చు చిప్స్ ఎలా ఉంచాలి సాధారణంగా PCB ని చూడండి మీ ఏరియా ఫిక్స్ చేయబడింది ఎందుకంటే మీరు ఒక PCB ని డిజైన్ చేస్తున్నారు ప్రత్యేకమైన డెస్క్టాప్ అనుకుందాం బాక్స్ మొత్తం పరిమాణం ఏమిటో మీకు తెలుసు మీ PCB దాని కంటే పెద్దదిగా ఉండకూడదు కాబట్టి మీ ఏరియా సాధారణంగా ముందే తెలుసు మరియు అన్ని చిప్స్ చూడండి సమయం 1810 మోడ్యుల్స్ రెక్ట్అంగుళర్ షేప్ కాబట్టి లక్ష్యం ఏంటంటే PCB లో రౌటింగ్ లేయర్స్ సంఖ్యను తగ్గించాలి సాధారణంగా మల్టీ లేయర్ రౌటింగ్ రౌటింగ్ను లెక్కించడానికి మెటల్ లేయర్స్ నడుస్తున్న మల్టిపుల్ లేయర్స్ కూడా ఉంటాయి ఇప్పుడు లేయర్స్ సంఖ్య తక్కువగా ఉంది పిసిబి కాస్ట్ తక్కువగా ఉంటుంది ఆపరేషన్ యొక్క రియలబిలిటీ ఎక్కువ అవుతుంది కాబట్టి లేయర్స్ సంఖ్యను తగ్గించడం చాలా ముఖ్యం మరియు డిలే పరంగా సిస్టమ్ పెర్ఫార్మన్స్ అవసరాలను తీర్చగలగాలి ఇప్పుడు మీరు చిప్ లోపలికి వెళితే చిప్ లెవల్ ప్లేస్మెంట్లో మాడ్యూల్స్ మరియు బ్లాక్ల గురించి మాట్లాడుతాము కాబట్టి చిప్ లెవల్ ప్లేస్మెంట్లో చాలా వరకు ఫ్లోర్ ప్లానింగ్ మరియు ప్లేస్మెంట్ పిన్ అసైన్మెంట్తో నిర్వహిస్తారు ఎందుకంటే మీరు ప్రారంభంలో చెప్పినట్లుగా ఈ రోజుల్లో మీరు తయారుచేసే చాలా చిప్స్ వారు ఈ స్టాండర్డ్ సెల్ డిజైన్ స్టైల్ ని ఉపయోగిస్తారు స్టాండర్డ్ సెల్ డిజైన్ స్టైల్ లో ఫ్లోర్ ప్లానింగ్ మరియు ప్లేస్మెంట్ 2 వేర్వేరు దశలు కానవసరం లేదు ఎందుకంటే ఫ్లోర్ ప్లానింగ్ చేసినప్పుడల్లా మీరు ప్లేస్మెంట్ చేస్తున్నారని అర్థం ఎందుకంటే మీ ఫ్లోర్ రెస్ట్రిక్ట్ చేయబడింది అంటే మీ చిప్ ఏరియా ని మీరు చూడగలుగుతారు ఫ్లోర్ అంటే ఏమిటి ఫుల్ కస్టమ్ డిజైన్ కోసం మీ మొత్తం సిలికాన్ సర్ఫేస్ ఒక ఫ్లోర్ కానీ స్టాండర్డ్ సెల్ డిజైన్ కోసం మీ ఫ్లోర్ డెఫినిషన్ ని రెస్ట్రిక్ట్ చేయబడింది కాబట్టి మనకు స్టాండర్డ్ సెల్ రోస్ ఉన్నాయి ఇవి రోస్ కు పొసిషన్ కాబట్టి ఇప్పుడు మీ ఫ్లోర్ ఈ రోస్ లో ఒకదానికి రెస్ట్రిక్ట్ చేయబడ్డాయి ఇప్పుడు మనకు ఇలాంటి షేప్ వున్న బ్లాక్ ఉందని అనుకుందాం మీరు ఉంచాలనుకుంటున్నారు మీరు దానిని ఇక్కడ లేదా ఇక్కడ లేదా ఇక్కడ ఉంచవచ్చు మీరు ఇక్కడ ఉంచాలని నిర్ణయించుకుంటారని అనుకుందాం ఇది మీ ఫ్లోర్ ప్లానింగ్ మరియు ప్లేస్మెంట్ రెండూ కాబట్టి మీరు స్టాండర్డ్ సెల్ డిజైన్ లో ఫ్లోర్ ప్లానింగ్ మరియు ప్లేస్మెంట్ మధ్య తేడాను గుర్తించలేరు మరియు రౌటింగ్ లేయర్స్ తరచూ రెస్ట్రిక్ట్ చేయబడతాయి ఫాబ్రికేషన్ టెక్నాలజీలో విభిన్న మార్గాలతో మీరు చాలా ఎక్కువ సంఖ్యల లేయర్స్ ను కలిగి ఉంటారు కానీ తక్కువగా ఉండడం మంచిది మరియు మీకు బ్యాడ్ ప్లేస్మెంట్ ఉంటే స్పష్టంగా నేను ఇంతకు ముందే ప్రస్తావించాను మీరు రౌటింగ్ను పూర్తి చేయలేకపోవచ్చు కాబట్టి మీరు మళ్లీ తిరిగి రావలసి ఉంటుంది డిజైన్ను ఇటరేట్ చేయాలి మార్పులు చేయవచ్చు కానీ ఇవి డిజైన్ సైకిల్ లో కొన్ని కాస్ట్లీ డిలెస్ ను మనకు రావచ్చు ఇది మీరు వద్దనుకోవచ్చు అయితే ఏరియా ని మినిమైజ్ చేయడం ముఖ్యం కాబట్టి ఇవి కొన్ని సమస్యలు ఇప్పుడు కొంచెం భిన్నమైన కోణం నుండి ఈ సమస్య ఫార్ములేషన్ ను పరిశీలిద్దాం ఇప్పుడు ఇక్కడ మనం చెబుతాము ఈ బ్లాక్ వద్ద B1 నుండి Bn వరకు మాడ్యూల్స్ లేదా బ్లాక్స్ ను ఉంచుతాము ప్రతి బ్లాక్లో కొన్ని నిర్దిష్ట విడ్త్ నిర్దిష్ట హైట్ ఉంటుంది మీకు నెట్స్ సమితి N1 N2 Nm నెట్ లిస్ట్ అవుతాయా ఏమిటి నా ఉద్దేశ్యం ఇలాంటిదే నేను దాన్ని వివరించడానికి ప్రయత్నిస్తాను నాకు ఇక్కడ బ్లాక్ B1 ఉందని అనుకుందాం B1 B2 B3 అనే 3 బ్లాక్లతో వివరిస్తాను కాబట్టి నాకు 3 బ్లాక్స్ ఉన్నాయి దీని విడ్త్ మరియు హైట్స్ తెలుసు ఇది 2 మరియు 2 ఇది 3 మరియు 2 ఇది 3 మరియు 3 అని అనుకుందాం కాబట్టి విడ్త్ మరియు హైట్ తెలుసు ఇప్పుడు కొన్ని పిన్స్ ఉన్నాయి ఈ బ్లాక్ 1 కి కొన్ని పిన్స్ ఉన్నాయని అనుకుందాం కొన్ని పేర్లు ఇద్దాం 3 పిన్స్ అనుకుందాం ప్రతి ఒక్కటి ఉదాహరణగా తీసుకుందాం ఈ పిన్స్ ప్రతిదానికి కొన్ని పేర్లు ఇద్దాం abcdefgh మరియు i తరువాత నెట్స్ పిన్స్ a e మరియు i ని కనెక్ట్ చేయవలసి ఉంటుందని N1 మీకు చెబుతుంది అంటే a e మరియు i ఒక నెట్కు చెందినవి ఈ N2 ఈ f మరియు g లను కనెక్ట్ చేయవలసి ఉంటుందని చెప్పవచ్చు ఈ N3 b d మరియు h ను కనెక్ట్ చేయాలనీ చెప్పవచ్చు నెట్స్ ఈ విధంగా పేర్కొనబడ్డాయి నెట్స్ తప్పనిసరిగా 2 టెర్మినల్ నెట్స్ గా ఉండవలసిన అవసరం లేదు అవి మల్టిపుల్ టెర్మినల్ నెట్స్ కూడా కావచ్చు ఒక వైర్ e టు e e టు i ను కనెక్ట్ చేయాలి సరే కాబట్టి మళ్ళీ తిరిగి వస్తే కాబట్టి నేను బ్లాకుల సమితిని కలిగి ఉన్నాను నాకు వాటి విదుత్స్ మరియు హైట్స్ ఉన్నాయి అనుకుందాం నాకు నెట్స్ సమితి ఉంది నేను రౌటింగ్ కోసం ఎంప్టీ స్పేస్ సెట్ ని కూడా కలిగి ఉన్నాను కాబట్టి రౌటింగ్ కోసం ఎంప్టీ స్పేస్ మరియు నాకు వేరియబుల్ Li ఉంది ఇది నెట్ Ni యొక్క రౌటింగ్ యొక్క ఎస్టిమేటెడ్ లెంగ్త్ ను సూచిస్తుంది మొదటి నెట్ a e i అని అనుకుందాం కాబట్టి a ఇక్కడ ఉందిe ఇక్కడ ఉంది iఇక్కడ ఉంది కాబట్టి a ని e తో మరియు i తో కనెక్ట్ చేయాలి అని అనుకుందాంa ని కనెక్ట్ చేయగలను i ని కనెక్ట్ చేయగలను మరియు నేను మధ్య బిందువులలో దేనినైనా కనెక్ట్ చేయగలను నేను a నుండి i కి కనెక్ట్ చేస్తున్నాను కాబట్టి ఇది కనెక్ట్ చేయడానికి ఒక మార్గం కాబట్టి వాటిని కనెక్ట్ చేసే వ్యూహాన్ని మనము కనుగొన్న తర్వాత ఈ నెట్ 1 L 1 యొక్క లెంగ్త్ ను నేను ఎస్టిమేట్ చేయాలి కాబట్టి ఈ దశలో ప్రతి నెట్ యొక్క లెంగ్త్ ను మనం మంచిగా ఎస్టిమేట్ చేయగలమని తరువాత చూద్దాం అదనంగా మనకు ఈ Qi ఉంది అంటే రౌటింగ్ కోసం మిగిలి ఉన్న రెక్టన్గ్ఉలర్ ఎంప్టీ స్పేసెస్ అనగా మీరు బ్లాక్లను ఉంచినప్పుడు వాటిని ఇలా ఉంచడానికి నేను ఇంతకు ముందే చెప్పాను కాబట్టి ఇది మీ ఎంప్టీ స్పేస్ Q1 కావచ్చు ఇది మరొక స్పేస్ Q2 కావచ్చు ఇది Q3 కావచ్చు అదేవిధంగా ఈ వైపు ఇది Q4 కావచ్చు కాబట్టి టెర్మినల్స్ను ఇంటెర్కనెక్టు చేయడానికి రౌటింగ్ కోసం ఈ స్పేసెస్ ఇప్పటికే ఉంచబడ్డాయి మంచిది కాబట్టి ఇప్పుడు మనం సమస్యల గురించి మాట్లాడుతున్నప్పుడు రెక్ట్అంగుళర్ రీజియన్ ప్రతి బ్లాక్ కి కొన్ని రెక్ట్అంగుళర్ రీజియన్స్ ను కనుగొనవలసి ఉంటుంది బ్లాక్ B ని Ri రీజియన్ లో ఉంచవచ్చు ఇక్కడ నేను చెప్పేది ఏమిటంటే ఫ్లోర్ పై కొన్ని రెక్ట్అంగుళర్ రీజియన్స్ ను గుర్తించవలసి ఉంది నేను దానిపై బ్లాక్ Bi ని రీప్లేస్ చేయచ్చు ఒక మేథమెటికల్ మార్గం ని చూద్దాం కానీ వాస్తవానికి దీని అర్థం ఏమిటంటే ఈ Ri దీని స్పేస్ హోల్డర్ ఇది మీ R1 దీనిలో మీరు బ్లాక్ 1 ను ఉంచారు మీరు బ్లాక్ B1 ను ఉంచవచ్చు దీని అర్థం అదే కాబట్టి స్పష్టంగా రెండు రెక్ట్అంగెల్ లు ఓవర్లాప్ చెందుతాయని తెలుసుకోండి ఈ ప్లేస్మెంట్ రూటబుల్ అవుతుంది ప్లేస్మెంట్ రౌటబుల్ అంటే మీరు ఉంచిన స్పేస్ Q1 Q2 Q3 కి సరిపోతుంది ఇది రెక్ట్అంగెల్ సరిహద్దు R మరియు Q యొక్క టోటల్ ఏరియా చూడండి R యొక్క ప్రాంతం బ్లాక్ల స్థానంలో Q అనేది మీరు రౌటింగ్ కోసం ఉంచిన ఏరియా కాబట్టి R మరియు Q కలిపి చిప్కు టోటల్ ఏరియా అవుతుంది కాబట్టి రెక్ట్అంగెల్ యొక్క సరిహద్దు R మరియు Q యొక్క టోటల్ ఏరియా ని తగ్గించాలి మనము చెప్పిన టోటల్ వైర్ లెంగ్త్ మనము ఎస్టిమేట్ ని మినిమైజ్ చేయాలి హై పెర్ఫార్మన్స్ గల సర్క్యూట్ కోసమే కాదు మీరు డిలే ని కూడా లిమిట్ చేయాలి మాక్సిమం వైర్ లెంగ్త్ ను కూడా లిమిట్ లో ఉంచవలసి ఉంటుంది ఇప్పుడు ఇది ఒక సాధారణ సమస్య కంప్యూటేషన్ పరంగా చాలా కష్టం మరియు చాలా హ్యూరిస్టిక్స్ పద్ధతుల్లో అందుబాటులో ఉన్నాయి ఇవి చాలా కాంప్లెక్స్ సర్క్యూట్లకు బాగా పనిచేస్తాయి కాబట్టి ఇక్కడ నేను చూపిస్తున్న మరొక ఉదాహరణ ఇది ఇక్కడ నేను కొన్ని పిన్లతో చాలా బ్లాక్లు ఉన్న రేఖాచిత్రాన్ని చూపిస్తున్నాను ఇక్కడ పిన్ల సంఖ్య 1 1 మరియు 1 అని చెప్తాయి అంటే అవన్నీ ఒకే నెట్కు చెందినవి 2 2 మరియు 2 అంటే అవి ఒకే నెట్కు చెందినవి పిన్ కనెక్షన్లు స్ట్రెయిట్ లైన్స్ ద్వారా ఎక్కడ చూపించబడుతున్నాయో అవి నేను చూపిస్తున్న 2 ఆల్టర్నెట్ ప్లేస్మెంట్లు ఇది ఎంత క్లిష్టంగా ఉందో చూడటానికి మాత్రమే మరియు ఈ సీక్వెన్స్ మంచి ప్లేస్మెంట్కు అనుగుణంగా ఉంటుంది చాలా జిగ్జాగ్ మరియు లాంగ్ కనెక్షన్లు ఉంటే ఇది బ్యాడ్ ప్లేస్మెంట్కు అనుగుణంగా ఉంటుంది కాబట్టి స్పష్టంగా మనకు మంచి ప్లేస్మెంట్ ఉందని మనం భావిస్తున్నాము మన తదుపరి రౌటింగ్ దశ సులభం అవుతుంది ఇప్పుడు నేను చెప్పినట్లుగా ఒక ముఖ్యమైన దశ ఏమిటంటే ప్లేస్మెంట్ సమయంలో మీరు బ్లాక్లను ఉంచిన తర్వాత లేదా బ్లాక్లను ఉంచాలని నిర్ణయించుకుంటే మీరు ఇంటర్ కనెక్షన్ యొక్క లెంగ్త్ ను ఎస్టిమేట్ చేయాలి ఎందుకంటే ఈ Li Li చాలా ముఖ్యం Li ని మినిమైజ్ చేయాలి పొడవైన Li ని మినిమైజ్ చేయడం అనేది రెండూ సమానంగా ముఖ్యమైనవి కాబట్టి మీరు ఇంటర్ కనెక్షన్ల పొడవుపై మంచి అంచనా వేయాలి దీని కోసం కొన్ని ఇంటర్ కనెక్షన్ టోపోలాజీలను అస్స్యూమ్ చేయవలసి ఉంటుంది ప్లేస్మెంట్ సమయంలో యాక్టుల్ వేరీయింగ్ పాత్స్ తెలియవు కాబట్టి ఎస్టిమేట్ చేయడానికి కొన్ని ప్లేస్మెంట్ అల్గోరిథంలు ఇంటర్కనెక్షన్ నెట్స్ యొక్క టోపోలాజీలను మోడల్ చేయాలి కాబట్టి మనము అలాంటి అనేక ఇంటర్ కనెక్షన్ గ్రాఫ్ స్ట్రక్చర్ లను చూస్తాము కాబట్టి వెర్టిసిస్ టెర్మినల్స్ మరియు ఎడ్జెడ్ కనెక్షన్లను సూచిస్తాయి కాబట్టి ఆ గ్రాఫ్ స్ట్రక్చర్ ను ఉపయోగించి వైర్ లెంగ్త్ యొక్క ఎస్టిమేషన్ చేయవచ్చు ఇది నేను చెప్పినట్లు ముఖ్యమైనది ఇక్కడ చూద్దాం కాబట్టి 2 టెర్మినల్ నెట్స్ సింపుల్ మాన్హాటన్ డిస్టెన్స్ కి ఒక అంచనాగా ఉపయోగించబడుతుంది కాబట్టి నేను చెప్పినట్లు మాన్హాటన్ డిస్టెన్స్ అంటే ఏమిటి మీకు కోఆర్డినేట్ x1 మరియు y1 తో ఒక పాయింట్ కి ఉంటే కోఆర్డినేట్ y తో మరొక పాయింట్ x2 మరియు y2 అని అనుకుందాం మీరు దీన్ని నేరుగా తీసుకోవచ్చు కాబట్టి టోటల్ లెంగ్త్ ఎంత ఉంటుంది వాటిలో కొన్ని కాబట్టి అది ప్రస్తావించబడింది కాబట్టి 2 టెర్మినల్ నెట్స్ కోసం మీరు మాన్హాటన్ డిస్టెన్స్ ని తీసుకుంటే వైర్ లెంగ్త్ ఇది సింపుల్ గా ఉంటుంది కానీ జనరల్ మల్టీ టెర్మినల్ నెట్స్ కోసం ఎలా ఎస్టిమేట్ చేయాలి మరియు ఇది ఇక్కడ ముఖ్యమైన పాయింట్ ఇది ఇప్పుడు ఈ ఎస్టిమేషన్ రూపొందించే విధానం వేగంగా ఉండాలి మరియు క్వాలిటీ కూడా మంచిగా ఉండాలి ఇది చాలా బ్యాడ్ ఎస్టిమేట్ కాకూడదు ఇది మంచి ఎస్టిమేట్ గా ఉండాలి కాబట్టి నేను అనేక ప్రత్యామ్నాయాలను చూపిస్తున్నాను మొదటిది కంప్లీట్ గ్రాఫ్ బాగా ఉంది ఇక్కడ ఒక గ్రిడ్ 4 పాయింట్లు కంప్లీట్ గ్రాఫ్లో చూపిస్తున్నాను అంటే ప్రతి వెర్టెక్స్ ప్రతి ఇతర వెర్టెక్స్ కి కనెక్ట్ చేయబడి ఉంటుంది కాబట్టి n నోడ్ల కోసం ఎడ్జెస్ సంఖ్య లేదా ఉంటుంది కాబట్టి 4 కోసం ఇది ఉంటుంది 6 లేదా 6 ఎడ్జెస్ ఉన్నాయి కాబట్టి మీకు ఈ విధంగా కంప్లీట్ గ్రాఫ్ స్ట్రక్చర్ ఉంటే మీరు ఈ 6 ఎడ్జెస్ యొక్క మాన్హాటన్ డిస్టెన్స్ ని లెక్కించవచ్చు ఈ 2 మధ్య ఇది 1 2 3 4 5 6 అవుతుంది వీటి మధ్య 1 2 3 4 5 6 7 8 9 1 2 3 4 5 6 7 ఇందులో ఉంటుంది కాబట్టి మీరు సమ్ టోటల్ చేయవచ్చు కానీ n టెర్మినల్ నెట్ కోసం మీకు చాలా ఎడ్జెస్ అవసరం లేదు ఎడ్జెస్ కనెక్షన్ చేయడానికి ఎడ్జెస్ సరిపోతాయి 4 పాయింట్లకు 3 లైన్స్ సరిపోతాయి కాబట్టి మీరు అంటే ఎక్కువ ఎడ్జెస్ రెట్లు ఎక్కువ ఎడ్జెస్ ఉపయోగిస్తున్నారు కాబట్టి మీరు ఈ మొత్తాన్ని తీసుకున్న తర్వాత ఈ ఎస్టిమేట్ లో మీరు టోటల్ సమ్ టోటల్ బై సాధారణీకరణ కారకంగా మరియు మీకు ఒక అంచనా వస్తుంది ఇప్పుడు ఇక్కడ సమస్య ఏమిటంటే మీరు ఎడ్జెస్ ల న్నింటికీ ఒక కాల్క్యూలేషన్ చేయవలసి ఉంది కాబట్టి కంప్యూటేషన్ కాంప్లెక్సిటీ ఈ పద్ధతిలో చాలా ఎక్కువ ఇది ఒక విధానం రెండవ మెథడ్ మినిమం స్పాన్నింగ్ ట్రీ 4 పాయింట్లను కనెక్ట్ చేయడానికి నాకు 3 ఎడ్జెస్ అవసరం ఇది సాధ్యమయ్యే స్పాన్నింగ్ ట్రీ మరొకటి ఇది కావచ్చు ఇది ఇది లేదా ఇది మినిమం ఇది ఎడ్జ్ విడ్త్ లలో కొన్ని మినిమం గా ఉంటుంది దీనిని మినిమం స్పాన్నింగ్ ట్రీ అని పిలుస్తారు ఇప్పుడు విస్పాన్నింగ్ ట్రీలో మీరు ఎడ్జెస్ ను గీయడానికి పిన్ లొకేషన్స్ ను వెర్టిసిస్ గా మాత్రమే ఉపయోగించవచ్చు కాబట్టి ఇక్కడ ధర 1 2 మరియు 1 3 ఇక్కడ 1 2 3 4 5 6 మరియు 3 మరియు 6 9 10 11 12 13 14 కాబట్టి మినిమం స్పాన్నింగ్ ట్రీ కు టోటల్ కాస్ట్ 14 కానీ విషయం ఏమిటంటే వాస్తవ లేఅవుట్ కోసం మీ లేఅవుట్ ఇక్కడ మీరు కనెక్షన్లు చేయడానికి వెర్టిసిస్ ను మాత్రమే అనుమతిస్తున్నారు కానీ ఈ రకమైన స్టైనర్ ట్రీ ఇక్కడ ఒక వైర్ ఎక్కడ నుండి అయినా బ్రాంచ్ చేయగలదని చెప్పాము ఇక్కడ ఉన్నట్లుగా ఈ 2 పాయింట్లను మనము కనెక్ట్ చేసాము ఇతర పాయింట్లను కనెక్ట్ చేయడానికి మీరు ఇక్కడ నుండి ప్రారంభించాల్సిన అవసరం లేదు మీరు మధ్యలో ఏ పాయింట్ నుండి అయినా ప్రారంభించవచ్చు కాబట్టి ఇది చాలా తక్కువ పొడవు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 తక్కువగా ఉంటుందని మీరు చూస్తారు కాని ఇబ్బంది ఏమిటంటే మినిమం లెంగ్త్ స్టైనర్ ట్రీ ద్వారా పొందడం గణనపరంగా కష్టం కానీ అనేక అడాప్టెడ్ ఎస్టిమేట్స్ లేదా హ్యూరిస్టిక్స్ అందుబాటులో ఉన్నాయి దీనిలో మీరు మంచి స్టైనర్ ట్రీ ను పొందవచ్చు కానీ చాలా ప్రాచుర్యం పొందిన ఇతర వేగవంతమైన పద్ధతి ఏమిటంటే మీరు ఈ స్మాల్లెస్ట్ బౌండింగ్ రెక్ట్అంగెల్ ను ఇమాజిన్ చేసుకుంటారు ఇది అన్ని పిన్లను కలుపుతుంది మరియు వైర్ లెంగ్త్ గా ఎస్టిమేట్ చేసిన సెమీ పెరిమీటెర్ హైట్ మరియు విడ్త్ ను తీసుకుంటుంది వాస్తవానికి యాక్టుల్ వైర్ లెంగ్త్ ఎల్లప్పుడూ దీని కంటే పెద్దదిగా ఉంటుంది ఇది ఎల్లప్పుడూ వైర్ లెంగ్త్ ను తక్కువగా ఎస్టిమేట్ చేస్తుంది కానీ ఇది చాలా వేగంగా అంచనా వేయబడుతుంది మరియు ఇది రీసన్ఏబుల్ ఎస్టిమేట్ ను ఇస్తుంది కాబట్టి నేను దీనితో అనుకుంటున్నాను మనము ఈ ఉపన్యాసం చివరికి వచ్చాము తరువాతి ఉపన్యాసంలో మనము ప్లేస్మెంట్ సమస్యతో కొనసాగిస్తాము మనము కొన్ని డేటా స్ట్రక్చర్ లను మరియు కొన్ని యాక్టుల్ అల్గారిథమ్లను ప్లేస్మెంట్ కోసం ఉపయోగించడం చూస్తాము